కాబట్టి మనం FEM గురించి మన చర్చను కొనసాగిస్తాము కాబట్టి మనం ఇప్పటివరకు చూసినది ఏమిటంటే FEM అనేది వెయిటెడ్ రెసిడ్యూయల్ మెథడ్ మరియు మనం వెయింగ్ ఫంక్షన్లపై చాలా సులభమైన అవసరాలను చర్చించాము ప్రాథమికంగా ఫంక్షన్లు మరియు వాటి ఉత్పన్నాలు డొమైన్పై చతురస్రాకారంలో సమగ్రంగా ఉండాలి మరియు మరొకటి బౌండరీ కండిషన్లకు కట్టుబడి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇది స్థాపించబడినందున ఈ FEM యొక్క చాలా కీలకమైన దశల్లో ఒకదానిని చూద్దాం ఇది బలహీనమైన రూపంగా పిలువబడుతుంది కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే ఈ విషయాన్ని సాధించడంలో మనకు సహాయపడే 2 దశలను పరిశీలిస్తాము కనుక మన సమీకరణానికి తిరిగి వెళ్దాం కాబట్టి మీరు ఇక్కడ మన సమీకరణాన్ని గమనించినట్లయితే ఈ ఒక్క పదాన్ని ఇక్కడ చూద్దాం కాబట్టి అది డబుల్ డెరివేటివ్ లాగా కనిపిస్తుంది మరియు దాని ప్రక్కన W ఫంక్షన్ ఉంది కాబట్టి దశ 1 చూద్దాం కాబట్టి నా దగ్గర నేను కేవలం మొదటి టర్మ్ మాత్రమే రాస్తున్నాను దీనిని చూసి మీకు ఏదైనా సరళీకరణ గుర్తు వస్తోందా నేను దీనిని తెరిస్తే ఎం లభిస్తుంది నాకు P డెరివేటివ్ మరియు U యొక్క రెండవ డెరివేటివ్ పొందుతాను సెకండ్ డెరివేటివ్స్ ఉన్నాయి మీరు అధిక ఆర్డర్ డెరివేటివ్లతో డీల్ చేయకూడదనే ఎంపికను బట్టి మీరు తక్కువ ఆర్డర్ డెరివేటివ్తో డీల్ చేయడం మంచిది కాబట్టి ఇది ఈ మొత్తం విషయం యొక్క ddx కనుక మీ మనసుకు వచ్చే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా భాగాల వారీగా ఏకీకరణ గురించి ఏమనుకుంటున్నారు నేను భాగాల వారీగా ఇంటిగ్రేషన్ చేస్తే నేను ఒక ఫంక్షన్ను ఏకీకృతం చేయాలి మరియు నేను ఇప్పటికే అక్కడ డిఫరెన్షియల్ని కలిగి ఉన్నాను కాబట్టి ఇది ఈ టర్మ్ని మొదటి ఫంక్షన్గా మరియు ఈ టర్మ్ రెండవదిగా ఉండే భాగాల ద్వారా ఏకీకరణ కోసం రూపొందించబడింది కాబట్టి ఈ పదానికి ఏమి జరుగుతుంది కాబట్టి మొదటి టర్మ్ ఈ విధంగా ఉంటుంది W ఉంటుంది Wm p x d బై dx అఫ్ U x మరియు ఇది చివరి బిందువుల వద్ద మూల్యాంకనం చేయబడింది నేను కేవలం ఎండ్ పాయింట్స్ అని వ్రాస్తున్నాను మరొక టెర్మ్కి ఎం జరిగింది కనుక ఇది Wm యొక్క డెరివేటివ్ దీని తరువాత p అఫ్ x ఇన్టు డెరివేటివ్ అఫ్ U వస్తుంది కాబట్టి ఇది భాగాల ద్వారా ఏకీకరణ కాబట్టి భాగాల ద్వారా ఏకీకరణ అనేది సరళీకరణగా ఇవ్వబడింది ఇప్పుడు ఇది 1Dలో చేయడం చాలా తేలికగా కనిపిస్తోంది ఇది అధిక కొలతలలో చేయడం కూడా చాలా సులభం అయితే ddxకి బదులుగా ఆపరేటర్ ఉంటుంది అది మాత్రమే తేడా మరియు మనం 2Dకి వచ్చినప్పుడు దానిని 2Dలో చూస్తాము కానీ మీరు ఈ వ్యక్తీకరణను పరిశీలిస్తే వాస్తవానికి మీరు సులభంగా ఏకీకృతం చేయడానికి ఏమి చేసారో గమనించండి మీరు U నుండి W కి ఒక ఉత్పన్నాన్ని బదిలీ చేసారు ఈ ఉత్పన్నం ఇక్కడ మరియు మీద పని చేసేది ఇప్పుడు W లోకి బదిలీ చేయబడింది మరియు ఇది ఒక మంచి రకమైన సమరూపతను ఇస్తుంది ఎందుకంటే మనం FEMలో మరియు రెండు ఒకే కుటుంబం నుండి ఎంపిక చేయబడుతుందని మీకు తెలుసు ఎందుకంటే గాలెర్కిన్స్ మెథడ్లోGalerkin's method టెస్టింగ్ ఫంక్షన్ మరియు బేసిస్ ఫంక్షన్ రెండు ఒక్కటే కాబట్టి నేను గురించి మాత్రమే చింతించవలసి ఉంటుంది మరియు దాని ఉత్పన్నాల గురించి ఎటువంటి అధిక ఆర్డర్ పదం ఇక్కడకు రావడం లేదు ఎందుకంటే కేవలం ఉంది కాదు కాబట్టి ఇది 1 దశ మరియు 2 దశ చాలా సులభం ఇది అసలు సమీకరణంలోకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది మనం చేసిన ఉపాయం భాగాల ద్వారా ఇంటిగ్రేషన్లో తిరిగి ప్రత్యామ్నాయం చేసాము కాబట్టి మనం దీనిని ప్రత్యామ్నాయం చేసినప్పుడు మన అసలు రూపాన్ని ఇక్కడ తిరిగి చూద్దాం కాబట్టి మనం తెలుసుకున్న మొదటి టర్మ్ ఇది నేను ఇక్కడ రెండవ టర్మ్ని కలిగి ఉన్నాను మరియు ఇక్కడ ఈ మూడవ టర్మ్ ఉంది సరే ఇవన్నీ వెయిటింగ్ ఫంక్షన్ ద్వారా వెయిట్ చేయబడ్డాయి సరే కాబట్టి మనం దీన్ని ఎలా వ్రాస్తాము మొదటి పదాన్ని wm అని వ్రాయండి కాబట్టి నేను ఈ టర్మ్ని మొదటి పదంగా ఇప్పుడు d బై W m x మొదటి పదం P x d U x బై d x అని వ్రాస్తున్నాను మొదటి పదం జాగ్రత్త తీసుకోబడుతుంది రెండవ పదం qx Ux కాబట్టి ఇది ప్లస్ W m x q x U x అవుతుంది మరియు ఇక్కడ మైనస్ fx పదం ఉంది అది మూడవ పదం కాబట్టి అది ఇక్కడ మైనస్ W m x fxగా కనిపిస్తుంది మొత్తానికి dx కాబట్టి నేను ఈ పదానికి సమానమైన మైనస్ పరిమాణాన్ని మాత్రమే జాగ్రత్తగా వ్రాస్తాను మరియు ఇప్పుడు నేను ముగింపు పదాలను వ్రాస్తాను W m x p x dU dx 0కి సమానం ఇది చాలా పొడవుగా కనిపిస్తోంది అయితే మేము ఏమి చేశామో చాలా స్పష్టంగా ఉంది కుడివైపు మనం W m xని 0కి సమానమైన రెసిడ్యూ గా మార్చాము మరియు ఈ రెసిడ్యూ ఏమిటంటే ఈ d బై dx ఆఫ్ p x dU బై dx ప్లస్ qx U x మైనస్ f ఆఫ్ x ఇది నా రెసిడ్యూ కాబట్టి మొదటి పదం నేను మొదటి దశ ఇంటిగ్రేషన్లో భాగాలను సరళీకృతం చేసాను అది U 1 నుండి Wకి ఒక ఉత్పన్నాన్ని బదిలీ చేసింది రెండవ మరియు మూడవ పదం అక్కడ రెండు వైపులా W మరియు W m ద్వారా గుణించబడుతుంది విద్యార్థి రెసిడ్యుల్ పదాన్ని సెట్ చేయడం మొదటి పదం మైనస్ d బై dx అవును కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాదు నా ఉద్దేశ్యం R x అనే పదం వాస్తవానికి మైనస్ d బై d x R x అనేది ఇక్కడ మైనస్ గుర్తు సరే ఇక్కడ ఒక మైనస్ గుర్తు ఉంది కాబట్టి ఇక్కడ సరే చూద్దాం కాబట్టి నేను దీన్ని ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది మరియు ఇది మైనస్ అవుతుంది మరియు ఇది కూడా మైనస్ అవును ఇది అసలైన R x సరైనది అవును ఇది సూచించినందుకు ధన్యవాదాలు కాబట్టి అన్ని మైనస్ సంకేతాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయి మరియు ఇది నేను కొంచెం జాగ్రత్తగా వ్రాయాలి ఇది చివరి పాయింట్లలో భాగాల వారీగా ఏకీకరణలో మొదటి పదం కాబట్టి మనం చేసిన ట్రిక్ అందరికి అర్ధం అయ్యింది కదా ఇది భాగాల ద్వారా ఏకీకరణ మాత్రమే ఇప్పుడు మనం ఇక్కడ వ్రాసిన ఈ పొడవైన సమీకరణాన్ని FEM యొక్క బలహీన రూపం అని పిలుస్తారు దీనిని బలహీనమైన రూపం అని ఎందుకు పిలుస్తారు దాని గురించి బలహీనమైనది ఏమిటో ఎవరైనా ఊహించారా విద్యార్థి డెరివేటివ్ యొక్క క్రమం డెరివేటివ్ల క్రమం కాదు ఇది బలహీనంగా ఉంది ఎందుకంటే నేను డొమైన్లోని ప్రతి బిందువులో దీన్ని అమలు చేయడం లేదు నేను కొంత వ్యవధిలో బరువున్న అర్థంలో దీన్ని అమలు చేస్తున్నాను కాబట్టి దానిని బలహీనమైన రూపం అంటారు కానీ నేను రెండవ డెరివేటివ్ని మొదటి డెరివేటివ్కి బదిలీ చేసిన తర్వాత సంఖ్యాపరమైన పరిష్కారంగా మార్చడానికి మనం ఉపయోగించే ఫారమ్ ఇది కాబట్టి ఇది మొదటి విషయం ఇది బలహీనమైన రూపం నేను ప్రస్తావించదలిచిన మొదటి విషయం రెండవ విషయమేమిటంటే ఈ ఒక సమీకరణం మొత్తం సమస్యకు సంబంధించిన సమాచారాన్ని అవకలన సమీకరణం మాత్రమే కాకుండా బౌండరీ కండిషన్ల గురించి కూడా అంతర్నిర్మితమైందని గమనించండి విద్యార్థి ఎండ్ పాయింట్స్ అవును ఎండ్ పాయింట్స్ కాబట్టి ఈ సమీకరణంలో బౌండరీ కండిషన్లు ఎలా కనిపిస్తాయి నేను విలువను ప్రత్యామ్నాయం చేయాలి కాబట్టి నేను తెలుసుకోవలసిన అవసరం ఉంది U లేదా ఎండ్ పాయింట్స్ వద్ద ప్రవర్తన ఏమిటి మరియు ఇక్కడ ప్రత్యామ్నాయం పొందండి కాబట్టి సాధారణంగా ఇది ఒక పదం ఇది తప్పనిసరిగా ఉండాలి 1D కేస్లోని బౌండరీ కండిషన్లు అంటే ఎండ్ పాయింట్స్ మరియు ఏదైనా సరైనది కాబట్టి ఇది ఈ సమీకరణానికి సంబంధించిన మరొక రకమైన మంచి అంశం అవకలన సమీకరణం మరియు బౌండరీ కండిషన్లు రెండూ ఒకే షాట్లో బాగా కనిపించాయి